మొదటి వారం యొక్క రెండవ భాగానికి స్వాగతం ఈ చర్చలో మనం ప్రోక్సెమిక్స్ గురించి తెలుసుకొని దానికి ఒక నిర్వచనాన్ని ఇవ్వడానికి ప్రయత్నించి దాని 4 ప్రాథమిక మండలాలను గురించి అర్థం చేసుకుందాం ఒకరితో సంభాషణ లేక సామూహిక చర్చ జరిగే సమయంలో మనం మనకు మరియు ఇతరులకు మధ్య అంతరాన్ని ఇంకా దూరాన్నిపాటించే పద్ధతిని సామీప్యం అనే అశాబ్దిక కమ్యూనికేషన్ యొక్క మూలం రోజువారీ జీవితంలో మనం ఇతర వ్యక్తులతో కొంత దూరాన్ని పాటిస్తాము ఒక ప్రత్యేకమైన అంతరము మరియు దూరము పాటించే వ్యక్తులతో మన భావాలను మరియు ఉద్దేశాలను కూడా తెలియబరుస్తాం ఒక వ్యక్తి తో ఉన్న ప్రత్యేక సంబంధంలో తేడా వచ్చినప్పుడు మనం వారితో దూరాన్ని పెంచుతామా లేక దగ్గరవుతామా అనేది ఆ వ్యక్తితో ఉండే మన తీరు మీద నిర్భరపడి ఉంటుంది ఒక సమూహంలో ఉన్నప్పుడు మనం ఎదుటివారితో సంభాషించే ధోరణి మనకు ఎవరి సావాసం సౌకర్యవంతంగా ఉంటుందో తెలుపుతుంది అదేవిధంగా మనం ప్రత్యేకించి ఒక వ్యక్తి తో మాట్లాడుతున్నప్పుడు మనకు ఆ వ్యక్తి ఇష్టమైన లేదా దగ్గర వారైనా అయినప్పుడు మనం అనాలోచితంగా వారికి దగ్గరగా జరుగుతాం ప్రోక్సెమిక్స్ ను అర్థం చేసుకోవడానికి ఇది బాహ్యమైనది గా అనిపించినా చాలా శ్రేష్టమైన వ్యాఖ్యానం ఈ బొమ్మలు మరియు దృశ్యాలలో మనం ప్రోక్సెమిక్స్ యొక్క ఇతర అంశాలను బట్టి మనం తెలుసుకోవచ్చు ఈ ఛాయా చిత్రాల ద్వారా మనం ఇతరులకు స్పష్టంగా చూపించే సామీప్యం మరియు అంతరం మనకు ఎదుటి వారి మీద నున్న భావాలను మరియు అభిప్రాయాలను తెలియజేస్తాయి అన్న విషయం మనం గ్రహించవచ్చు ఎడమ చేతి వైపు ఉన్న ఛాయా చిత్రం ద్వారా మనం ఎదుటి వ్యక్తిని భయపెట్టడానికి దూరాన్ని వాడుతున్నారు అన్న విషయం వస్తుంది ఇద్దరి సంభాషణలో ఎవరు భయపడుతున్న వారు ఎవరు భయపెడుతున్న వారు స్పష్టంగా తెలుస్తోంది అదేవిధంగా కుడిచేతి వైపు మూలనున్న ఛాయా చిత్రం లో మనం ఇద్దరు వ్యక్తుల మధ్య సులువైన సాన్నిహిత్యాన్ని గమనించవచ్చు వీటికి వ్యత్యాసంగా చివరి మూలనున్న ఛాయా చిత్రం లో ముగ్గురు వ్యక్తులను మనం చూడవచ్చు కానీ ఈ సమూహంలో ఇద్దరు వ్యక్తులు కొంత చనువుగా మూడవ మనిషితో దూరంగా మసలుకోవడం అలాగే మూడవ వ్యక్తి మిగిలిన ఇద్దరి తో దూరంగా ఉండటం ఆ ఒంటరితనాన్ని బాడీ లాంగ్వేజ్ ద్వారా తెలియపరచడం మనం గమనించవచ్చు

ప్రోక్సెమిక్స్ అతను పుస్తకం లో ఇద్దరి వ్యక్తుల మధ్య ఉండే అంతరాల పై మన అవగాహన మరియు ఇతరులతో భావవ్యక్తీకరణకు మనం ఉపయోగించే దూరం అనే సూత్రాల పై అతని ప్రారంభిక సిద్ధాంతాన్ని వ్యక్తపరిచారు భాష నిర్మాణాత్మక సూత్రాలు తన పరిశోధనలో ఆచరణాత్మక సంబంధమైనవని అతను సూచించారు మనుషులు ఇద్దరి మధ్య దూరాన్ని అర్థం చేసుకుని వారి భావాలను మరియు సంబంధాలను ఇతరులతో పంచుకోవటానికి తమ సంస్కృతిని ఆధారంగా చేసుకునే విధానాలను అతను గుర్తించారు ఎడ్వర్డ్ హాల్ అనేది మనుషులు ఇతరులతో వివిధ రకాల్లో కొనసాగించే దూరాన్ని తెలుసుకునే ఆలోచనే కాక మన అనుభవాల కి సంబంధించిన ఇతర అంశాలలో దూరాన్ని సృష్టించి మరియు నిర్వహించే ప్రక్రియను తెలుసుకునే అధ్యయనం ఇది గృహాల నిర్మాణమే కాక ఒక ఇంటి లోపలి నిర్వహణ అదేవిధంగా మనం భవనాల మరియు అంతర్గత అలంకరణ సాయంతో ఉద్యోగ స్థలాలను నిర్మించే పద్ధతిని తెలుసుకునే ప్రక్రియ కాబట్టి ఇళ్లలో కార్యాలయాలలో భవనాలలో నగర ప్రణాళిక లో అంతేకాక పట్టణ పునరుద్ధరణలో స్థలాన్ని నిర్వహించే ప్రక్రియ అసంకల్పితంగా మనం సూక్ష్మ స్థలాన్ని నిర్మించే ప్రక్రియ మరియు ఎడ్వర్డ్ టి హాల్ దృష్టిలో స్థలం అనేది సంస్కృతి యొక్క ప్రత్యేక విస్తరణ ప్రోక్సెమిక్స్ ఉపహార గృహాలలో కార్యాలయాలలో కూర్చునే స్థలం యొక్క అమరికలోనూ అంతేకాక కిక్కిరిసిన ప్రదేశాలలో మనం కూర్చునే స్థలానికి ఇచ్చే వ్యక్తిగత ప్రాధాన్యతలోనూ గమనించవచ్చు ఈ అదృశ్య బుడగ అనే ఆలోచన యొక్క తాత్పర్యం ఏమిటంటే మనం నడుస్తున్నప్పుడు ఈ కంటికి కనపడని బుడగ మన చుట్టూ ఉండి ఇతరులను ఆ స్థలాన్ని ఆక్రమించనివ్వదు ఎవరైనా తెలియక గాని కావాలని గానీ ఈ బుడగ ను ఆక్రమించడానికి ప్రయత్నిస్తే మనం భయపడతాం మనకు చాలా దగ్గర వారిని మాత్రమే ఈ బుడగలోనికి రావడానికి అనుమతిస్తాం లింగంతో సంస్కృతితో బేధం లేకుండా ఎవరైనా బలవంతంగా మన బుడగ లోనికి రావడానికి ప్రయత్నిస్తే ఆ సందర్భంలో మనం ఒక రక్షణ తంత్రాన్ని నిర్మించుకుంటాం ఒక రద్దీ ప్రదేశంలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నవారిలో మనకు తెలిసిన వారు గాని మన స్నేహితులు గాని లేనప్పుడు మన చుట్టూ ఉండే అదృశ్య బుడగ ను కాపాడుకోవడానికి ఒక సాధనాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేస్తామన్న విషయం మీరు గమనించవచ్చు ఉదాహరణకు మనం లిఫ్ట్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రాణం లేని వస్తువులకేసి సూటిగా చూస్తాము అదే గనుక లిఫ్ట్ నిర్మించుకుంటాము కాబట్టి ప్రోక్సెమిక్స్ స్వాభావికమైన మరియు అవకాశ విషయకమైన సంబంధాలను విభిన్న సంస్కృతుల వ్యక్తుల మధ్య ప్రాంతీయ విషయాలను లేదా ఓకే సంస్కృతికి చెందిన వివిధ సామాజిక సందర్భాలను కూడా వివరిస్తుంది ప్రోక్సెమిక్స్ సమయంలో పోలీసులు ఈ పద్ధతి ఉపయోగిస్తారు ఇదే సమయంలో తమ శక్తిని ప్రదర్శించే ప్రక్రియగా ఒక వ్యక్తి ఇంకొకరితో భౌతికంగా చాలా దూరంలో ఉండవచ్చు కాబట్టి ఈ అంశం అధికారం ఉండడానికి ఇంకా సామర్థ్యం లేక పోవడానికి మధ్య గల సంబంధాన్ని చాలా విధాలుగా తెలియజేస్తుంది ప్రోక్సెమిక్స్ విభాగాలు ప్రతి విభాగానికి చెందిన వాటి యొక్క స్వంత దగ్గర మరియు దూరావస్థలను అదే సమయంలో వాటికి సంబంధించి సాంస్కృతిక మరియు ప్రాంతీయ అంశాలను గురించి మనము ఇకపై తెలుసుకుందాము ఆ నాలుగు విభాగాలు మరియు వాటికి సంబంధించిన దూరాలు ఇక్కడ తెలుపబడ్డాయి ఇంటిమేట్ జోన్ లో ఈ పరిధిని దాటి పైకి కి విభజించబడ్డాయి

ఇంటిమేట్ జోన్ లోకి వస్తుంది సోషల్ జోన్ పరిధి 4 నుండి 12 అడుగుల దూరంలో ఉండి అధికారిక సామాజిక మరియు వ్యాపార లావాదేవీల సమయంలో ఉపయోగించబడుతుంది పబ్లిక్ జోన్ ఖచ్చితమైన వర్గీకరణను పాటించకుండా చిన్న చిన్న విభేదాలను కలిగివుండే అవకాశం ఉంది కానీ వీటి వెనుక ఉన్న ఆలోచన ను సుమారుగా అదే దూరం పాటించి తెలియజేయవచ్చు ఇంటిమేట్ జోన్ ప్రకారము మనకు ఇంకొకరితో మానసికమైన సంబంధము ఏర్పడినప్పుడు మనం ఇద్దరి అదృశ్య బుడగలను కలుపుతాము ఈ స్థలాన్ని ఎవరైనా అతిక్రమించడం కి ప్రయత్నిస్తే మనం చాలా భయపడతాం పరిస్థితి లింగం లేదా జాతి అని తేడా లేకుండా ఎవరైనా అకస్మాత్తుగా చాలా దగ్గరగా వస్తే కొంత భయాందోళన లేక ఇబ్బంది కలుగుతుంది వెంటనే మనం ఒక అడుగు వెనక్కి వేసి వారితో దూరాన్ని పెంచడానికి ప్రయత్నిస్తాం క్రీడలు మొదలైనవాటికి మాత్రం ఇది మినహాయింపు ఎందుకంటే కుస్తీ లేదా మల్ల యుద్ధం మొదలగు ఆటలలో శారీరక దగ్గరతనం అనేది తప్పనిసరి ఇంటిమేట్ స్పేస్ యొక్క పవిత్రతను కాపాడుకోవడం మనకు తప్పనిసరి ఎందుకంటే ఈ స్పేస్ లో వేరొకరి ఉనికి మనకు ఇబ్బంది గా మారె అవకాశం ఉంది ఎలాంటి ఇంటిమేట్ స్పేస్ మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాం దాన్ని ఎంతవరకూ మనఃపుర్వకముగా ఇతరులతో పంచుకుంటాం అన్నది మన సాంస్కృతిక అవగాహన బట్టి ఉంటుంది ఈ ప్రత్యేక దృశ్యం లో మన వ్యక్తిగత స్థలాన్ని నిర్దేశించే సాంస్కృతిక అంశాలను చూడవచ్చు ప్రతివారికి వారి యొక్క వ్యక్తిగత స్థలము అవసరం వ్యక్తిగత స్థలం అనేది పరిసరాల బట్టి మరియు పరిస్థితుల బట్టి మారుతూ ఉంటుంది కానీ ఇష్టపూర్వకంగా కాకపోతే మాత్రం చాలా ఆందోళనలను సృష్టిస్తుంది ఎలా మనుషులు ఒకవైపు జన సమూహం వల్ల ఒత్తిడిని మరొకవైపు ఒంటరితనం అనే భావాన్ని సమతుల్యంతో చూస్తారు రాబర్ట్ సోమర్ అంటే ఏమిటి మనం చెప్పుకున్నట్లు అది ఒకరి శరీరం చుట్టూ ఉండే స్థలం అది మనుషులు మరీ దగ్గరగా వస్తే ఇబ్బంది కలిగేలా ఎక్కువ సామీప్యత వల్ల ఆందోళన అనిపించేలా ఒకలాంటి కంటికి కనపడని ప్రదేశం ఎడ్వర్డ్ హాల్ ఎక్కడైతే నీవు ఒక ప్రసంగానికి వెళ్ళినప్పుడు నీవు ప్రతిస్పందించే వ్యక్తి వేదిక మీద ఉండి నీకు దూరంగా ఉన్న పరిస్థితి కాబట్టి ఇవి మనుషులు ఉపయోగించే వివిధ రకాల వ్యక్తిగత స్థలం యొక్క ప్రదేశాలు నీవు ప్రసంగిస్తున్నావు అని అనుకుందాం అప్పుడు నేను కొంచెం దూరంలో మిగిలిన శ్రోతల తో కూర్చుని ఉంటే నేను మీ పబ్లిక్ స్పేస్ లోకి వస్తే మీరు భయపడటం గాని లేదా మీకు కోపం రావటం గాని జరుగుతుంది పర్సనల్ స్పేస్ ఇంటరాక్షన్ వాస్తవికంగా 8 పరిమాణాలు అవి స్వరం స్థాయి శరీరఉష్ణోగ్రత చూపు వాసన స్పర్శ లింగస్థితి శరీరస్థితి మరియు ఆ స్థలం పరస్పరచర్యకు సానుకూలంగా ఉండటం నీకు తెలుసా నాకు మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో పనిచేసే స్నేహితురాలు ఉన్నది తెరవెనుక పర్యటన నీకు నచ్చుతుందా నిజంగా నీవు అది చేయగలవా సునాయాసంగా ఇబ్బంది ఏమి లేదు కదా అస్సలు లేదు ఎప్పుడు వెళదాం వెంటనే అయితే సరేనా నేను తయ్యారే ఖచ్చితంగా నా కోటు తెచ్చుకుని వస్తాను సరే నువ్వేమంటావ్ నాకు అవ్వకపోవచ్చు నాకు వేరే ప్రణాళిక ఉంది నీ సంగతి ఏమిటి జెర్రీ నన్ను క్షమించు వీలైతే నేను మిమ్మల్ని అందుకోవడానికి ప్రయత్నిస్తాను ముందుగా 2009 పరిశోధనల ప్రకారం ఈ అదృశ్య బుడగలు మెదడులో నిక్షిప్తమైయున్న అమిగ్డల అనే భావం చాలా భిన్నంగా ఉంటుంది తరువాతి జోన్ మన వ్యక్తిగత స్థలానికి సంబంధించినది ఇది 18 నుండి 48 అంగుళాల పరిధిలోకి వస్తుంది ఇది మనం సహజంగా మన కార్యాలయాలలో జరిగే విందులకు స్నేహ పూర్వక సామాజిక సమ్మేళనాలకు హాజరు అయినప్పుడు మనం వినియోగించే దూరం ఇది ఒకరి బుడగ లోకి మరొకరు ప్రవేశించకుండా మన రోజువారీ పనులను చేసుకోవడానికి ఉపయోగపడే తటస్థ ప్రాంతం మనకు తెలిసిన వారితో మాట్లాడుతున్నప్పుడు చేరిక సంకేతాలను ఈ ప్రాంతాన్ని పెంచడం లేదా కుదించడం ద్వారా తెలుపుతాము ఈ ప్రాంతం పెద్దది లేదా చిన్నది కావచ్చు అంతేకాక ఈ పరిధి మనం ఎదుట వ్యక్తి మీద ఎటువంటి అభిప్రాయాన్ని చూపాలి అనుకుంటున్నామో నిర్ణయిస్తుంది మనం ఈ ఛాయా చిత్రాన్ని మరల చూసినట్లయితే ఈ సమూహచిత్రం లో ఉన్న ఇద్దరు వ్యక్తులు చాలా దగ్గరగా ఉండటాన్ని అదే సమయంలో మూడో వ్యక్తి కొంత దూరంలో ఉండటాన్నిగమనించవచ్చు ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు చాలా చనువుగా ఉన్న విషయం మూడవ వ్యక్తి కి ప్రస్తుతం వారితో స్నేహ పూర్వక సంబంధం లేకపోవడం కూడా మనకు తెలుస్తోంది పూర్తి విషయం మనకు తెలియాలంటే ఆ సందర్భాన్ని కూడా మనం తెలుసుకోవాలి కానీ ప్రోక్సెమిక్స్ యొక్క దగ్గరి దశ లో ఇద్దరి మధ్య దూరం రెండో వారిని పట్టుకోగలిగేంత లేదా చేయి చాపితే వారిని ముట్టుకోగలిగేంత ఉంటుంది దూరపు దశ కొంత ఎక్కువగా మనుషులు చేయి చాపితే బహుశా ఎదుట వారిని స్పర్శించుటకు వీలయ్యేలా ఉంటుంది ఈ అంశాన్ని హాప్టిక్స్ లో ఎలా వాడతారో మనం తరువాత తెలుసుకుందాం పరస్పర ఆసక్తిని కలిగించే విషయాలను కూడా ఈ పరిధిలో మనం చర్చించవచ్చు ఈ వీడియోలో సూచిస్తున్నారు

ఇది నీకు సౌకర్యంగా ఉందా డియర్ అవును బాగుంది నీకు ఇదే అలవాటా నాకు మనుషులు మరీ దగ్గరగా ఉంటే నచ్చదు మరీ దగ్గరగా ఉంటే ఒక జంట లా అనిపిస్తారు ఇది చాలా దగ్గరగా ఉన్నట్టా కాదు ఇప్పుడు ఇది చాలా దగ్గరగా ఉన్నట్టా దగ్గరగా ఉన్నట్టే ఇప్పుడు మనలో చాలామందికి ఎలివేటర్ మర్యాద యొక్క రాతపూర్వకంగా లేని నియమాలు తెలుసు తక్కువ సమూహం ఉన్న స్థలాన్ని వెతికి పట్టుకొని కళ్ళను తెరచిపెట్టుకుని నోరు మూసుకుని ఉండటం కానీ ఒకవేళ మనం ఆ నియమాలను అతిక్రమిస్తే ఏం జరుగుతుంది ఈ విషయాన్ని తెలుసుకోవటానికి ఒక ఎలివేటర్ భద్రతా కెమెరాను మా ఆధీనంలోకి తీసుకున్నాం చాలా ఖాళీ జాగా ఉన్నా సరే నేను మిగిలిన ప్రయాణికులకు అసౌకర్యంగా అనిపించేంత దగ్గరగా జరిగాను కొంతమంది సులువుగా పక్కకు జరిగారు ఒక వ్యక్తి ఏకంగా ఉలిక్కిపడ్డాడు చాలామంది మాత్రం కదలకుండా అలాగే నిల్చుని ఉన్నారు ఒక స్త్రీతో అయితే నేను కాలి నుండి తల వరకు తగిలేలా నిలుచున్నా ఆమె కదలలేదు ఎలివేటర్ గోడకి ఆనుకుని నిలబడిన ఈ స్త్రీ ప్రశాంతంగా కనిపించినా ఏదో చాలా భిన్నమైన అనుభూతిని పొందిఉంటుంది నాకు ఒక క్షణం లో అయితే మిమ్మల్ని తోసివెయ్యాలని గాని నెట్టి వేయాలని గాని కొట్టాలని గానీ లేదా గట్టిగా పట్టుకోవాలని గానీ అనిపించింది నీవు ఆ పని చేయనందుకు చాలా సంతోషము ధన్యవాదములు నా అదృష్టం వల్ల ఒక ఎలివేటర్ ప్రయాణం మాత్రమే ఉంటుంది అదే గనుక బస్సులో అయితే మిగిలిన ప్రయాణికులకు దూరంగా ఒక ఖాళీ కుర్చీ లో కూర్చోవాలని అనుకుంటారు మేము ఒక ప్రశాంతమైన రోజు ఒక రహస్య కెమెరాను పట్టుకొని బస్సు ఎక్కాము అక్కడ చాలా ఖాళీ సీట్లు ఉన్నా సరే నేను మాత్రం మనుష్యుల సహనాన్ని పరీక్షించడానికి పూనుకున్నాను దయచేసి నేను ఇక్కడికి రావొచ్చా ఎక్కడ ఇక్కడ అవును ఇక్కడ ఎందుకు క్షమించండి మీరు అక్కడ ఎందుకు కూర్చోకూడదు ఆమె చాలా సహనంగా కళ్లముందే ఉన్న ఖాళీ కుర్చీని చూపించింది ఒక అబ్బాయి మాత్రం అతని పక్కన కూర్చున్నందుకు ఎటువంటి అభ్యంతరము చెప్పలేదు కానీ అతను తరువాతి స్టాప్ లోనే దిగిపోయాడు కాబట్టి పర్సనల్ స్పేస్ ఏమిటి దాదాపు మేము కలసిన ప్రతి వ్యక్తి కొంచెం మరీ దగ్గరగా వచ్చే కొద్ది మందిని ఎలా నియంత్రించాలో ఒక అవగాహన తో ఉన్నారు బహుశా వెనక్కి తగ్గి కొంత దూరాన్ని పాటించి కానీ మా అశాస్త్రీయ సామాజిక ప్రయోగం ఇంకొక విషయాన్ని తెలిపింది ఎలివేటర్ లాంటి విశాలమైన ప్రదేశాలలో మనుషులు పెద్దగా కదల్లేదు సరి కదా ఒక ఆమె అయితే మాట కూడా కలిపింది మీరు ఎలా ఉన్నారు హాయ్ ఎందుకంటే ఒక్కోసారి మంచి సాంగత్యం కోసం కొంత వ్యక్తిగత స్థలాన్ని వదులుకున్నా తప్పులేదు మూడవది 4నుండి 12 అడుగుల కిందకు వస్తాయి కినిసిక్స్ అంశాలు లో స్వర స్థాయిని కూడా పెంచాల్సి వస్తుంది ఇది మౌనంగా మన పని మనం చేసుకునే అవకాశం కల్పిస్తుంది అది కూడా వేరొక వ్యక్తి సమక్షంలో పైగా వారికి అమర్యాదగా అనిపించకుండా నాలుగవ జోన్ వింటున్న వారి గుర్తింపు మనకు ముఖ్యం కాదు ఇలాంటి పరిస్థితులలో మాట్లాడే వ్యక్తి వింటున్న వారికి ఖచ్చితంగా ముఖ్యం అవుతాడు గాని వింటున్న వారిని మాట్లాడుతున్న మనిషి ప్రత్యేక వ్యక్తులుగా గుర్తించడు మనం ఈ జోన్ లో ఉన్నప్పుడు దృష్టి పెట్టకుండానే ఒకలాంటి మర్యాద పూర్వకమైన ప్రవర్తనను ప్రదర్శిస్తాము మనం జాగ్రత్తగా పదాలను ఎంచుకుని వాక్యాలలో ఎటువంటి తప్పులు లేకుండా చూసుకునిభాషలో ఇంకా బాడీ లాంగ్వేజ్ లో కన్నా విపరీతమైన చురుకుదనంతో మన భావాలను తెలుపుతాము సమాజంలో ముఖ్యమైన వ్యక్తుల చుట్టూ కూడా ఈ దూరాన్ని భద్రత కోసం ఉపయోగిస్తారు మన రోజువారీ జీవితంలో అలాగే రోజువారీ వృత్తి సంబంధ ఆచరణలో ప్రోక్సెమిక్స్ ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తే మనల్ని మూర్ఖులు గాను అనాగరికులు గానూ చూస్తారు కాబట్టి ఇటువంటి ఆక్రమణను మానుకోవాలి ప్రోక్సెమిక్స్ యొక్క నానార్ధాలు స్థల నిర్వహణలో కూడా చాలా ముఖ్యం దీని గురించి మనం ఇప్పుడు వచ్చే చర్చలలో తెలుసుకుందాం కళానైపుణ్యాన్ని ఉపయోగించి ఉపాహారశాలలో ఇంకా కార్యాలయాలలో సంకేతాలను అనుసరించి స్థల విభజన చేస్తారు కొన్నిసార్లు కార్యాలయాలలో పనిచేసే మనుషులు స్థలాన్ని పంచుకుంటున్నా వారికి ఆ భావాన్ని కలగ నీయకుండా ఉండడానికి కృత్రిమమైన సరిహద్దులను నిర్మించి ఒక ప్రత్యేక భాగం వారి కోసమే అన్న భావనను కలిగిస్తారు దీని వలన ఇతరుల వల్ల వారి పర్సనల్ స్పేస్ భంగ పడవు అని అర్థం చేసుకుంటారు కాబట్టి కంటికి కనబడే సరిహద్దుల నిర్మాణం చాలా చిన్నవి అయినా సరే పారదర్శకమైన హద్దులు పెట్టుకోవడం ద్వారా గాని లేదా మనం కూర్చునే బల్లమీద మనకు దగ్గరగా వస్తువులను పేర్చుకోవటం ద్వారా గాని ఆ స్థలం మనది అన్న భావాన్ని కలిగిస్తుంది ఇది కొన్నిసార్లు అసంకల్పితంగానూ కొన్నిసార్లు 'ఇది నా స్థలం దీన్ని ఆక్రమించ వద్దు' అన్న సందేశాన్ని పంపడం కోసం గాని జరుగుతుంది సరిహద్దుల విభజన మన బల్ల పైనుండే వస్తువుల వల్ల గోడపై అలంకరించిన వాటివల్ల కూడా జరుగుతుంది ఉదాహరణకు తమ చుట్టూ ఉన్న గోడలపై చాలా రకాల సామాగ్రిని అలంకరించుకునే వ్యక్తులు మనకు తారసపడతారు వీరి ఉద్దేశం ఆ స్థలం తమది అని తెలియజేయడం ఈ నానార్ధాలను మనం ఇంకా వివరంగా ఇకముందు భాగాలలో స్థల నిర్వహణ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు తెలుసుకుంటాం ఈ వీడియోను చూస్తే అతని ముఖంలో ఉన్న అర్థాలు మనకు స్పష్టమవుతాయి ఒక ప్రయాణికుడు నిద్రలో అజ్ఞాత వ్యక్తి మీదకు ఒరిగి పడుకోవడం అనేది మామూలే న్యూయార్క్ లో మాత్రం వేరే కథ కాకపోతే మనం ఎప్పుడైనా అలవాటు పడటం మొదలుపెట్టవచ్చు ఫ్రాన్స్ మరికొన్ని దేశాలతో పోలిస్తే కొంత జనాభా ఎక్కువ ఉండే ప్రదేశం ఇంకా ఇక్కడి మనుషులు కొంచెం ఎక్కువ శారీరక తాకిడిని అనుభూతి చెందుతారు జర్మన్లులు లు అటువంటి ప్రవర్తనకు ఆందోళన పడతారు జర్మన్లు సహజంగా తలుపులు మూసి ఉంచడం అనేది బహిష్కరణ తో సమానమని భావిస్తారు ఇప్పుడు మనకి పడమర దేశాల మధ్యలోనే ఇన్ని భేదాలు ఉన్నాయని తెలిసినప్పుడు తూర్పుమధ్య దేశాలు తో ఇంకా భిన్నంగా ఉంటాయి అనడంలో ఆశ్చర్యం లేదు తూర్పు మధ్య దేశాలలో బహిరంగ స్థలాలు ఇంకా ఎక్కువ రద్దీగా ఉండే అవకాశం ఉంది శరీర తాకిడి మరియు బహిరంగ స్థలాలు తూర్పు మధ్య దేశాలలో చాలా సహజం అమెరికన్లు బహిరంగ స్థలాలలో కూడా తమ ఏకాంతాన్ని కాపాడుకోవడానికి మిగిలిన వారితో దూరాన్ని పాటిస్తారు అదే తూర్పు మధ్య దేశాలలో బహిరంగ స్థలాలు ఖచ్చితంగా అందరివి ఇంకా ఒక వ్యక్తి ఏకాంత స్థలాన్ని కోరలేడు బాడీ లాంగ్వేజ్ యొక్క ఒక అవగాహన కూడా సుప్తచేతనావస్థలో మన వృత్తి సంబంధిత సహ చర్యపై నియంత్రించబడి ఉంటుంది సిగ్గరి అయినా వ్యక్తులు ఎక్కువ దూరాలను మరియు నలుగురితో కలిసే వ్యక్తిత్వం ఉన్నవారు తక్కువ దూరాలను ఇతరులతో పాటిస్తారు అయినను ఎక్కువ దూరాలను పాటించాలి అనుకొన్న మనస్తత్వాలను వ్యతిరేక కోరికలు ఉన్నవాటి గా మనం భావించరాదు స్థలం మరియు దూరం అనేవి అధికారానికి మరియు స్నేహానికి సంబంధించిన సందేశాలను ఇతరులకు పంపడానికి మనకు ఉపయోగపడతాయి మన వ్యక్తిగత స్థలం అనేది మనకు పవిత్రమైనది సంస్కృతిని పక్కన పెడితే ఈ అంశం కొన్నిసార్లు మనపై అధికారం చలాయించడానికి ప్రయత్నించే వారి వలన దూషించబడుతున్నది ఎప్పుడైతే రౌడీలు ఇతరులను భయపెట్టడానికి ప్రయత్నిస్తారో అప్పుడు వ్యక్తిగత స్థలం ఆక్రమించబడుతున్నదని మనం గ్రహించ వచ్చు అలాగే ఏదైనా చట్టాన్ని అమలు చేసే సంస్థ ప్రజలను బెదిరిస్తే వ్యక్తిగత స్థలం ఆక్రమించబడుతున్నదని దాని అర్థం అదేవిధంగా విక్రయించేవారు దూరాన్ని పాటిస్తారు అనేది నిజం వారు ఎప్పుడూ కూడా మన పర్సనల్ స్పేస్ గురించి వివరంగా చర్చించుకుంటున్నప్పుడు తెలుసుకుందాం కాబట్టి ఈ రోజు మనం ప్రోక్సెమిక్స్ సంబంధిత జ్ఞానంతో ఇతర సాంస్కృతిక అంశాలను తెలుసుకుందాము ధన్యవాదములు